ఎగ్జామ్పుల్ ఫైండ్ ప్రైమ్ నంబర్స్ ఇప్పుడు మనం మరొక ప్రోగ్రాం కి వెళ్దాం మరియు ఈ ప్రోగ్రామ్లో మేము ఏమి చేయబోతున్నాము అంటే మేము సమస్యను పోస్ట్ చేయబోతున్నాము మరియు వాస్తవానికి IDE లోపల నడుస్తున్న సాఫ్ట్వేర్లో చిన్న కోడ్ ను చూపుతాము ప్రాబ్లమ్ N N కంటే తక్కువ లేదా సమానమైన అన్ని ప్రధాన సంఖ్యలను కనుగొనడం మేము N ని ఇవ్వబోతున్నాము N కంటే తక్కువగా ఉండే అన్ని ప్రైమ్ నెంబర్ లను మీరు కనుగొనాలని మేము కోరుకుంటున్నాము స్పష్టంగా ఇది మీరు కంప్యూటర్ చేయాలనుకుంటున్నది ప్రోగ్రామ్ మీకు దీన్ని అందించాలని మీరు కోరుకుంటున్నారు ఇది వినియోగదారు నుండి వచ్చేది కాదు మరియు ఇది ఫైబొనాక్సీ వలె సరళమైనది కాదు అక్కడ మీరు కేవలం 2 ఎలిమెంట్లను కూడిక చేస్తున్నారు దీనికి కొంచెం ఎక్కువ పని అవసరం N కంటే తక్కువ లేదా సమానమైన అన్ని ప్రైమ్ నెంబర్ లను కనుగొనడానికి దీనికి కొంత తర్కం అవసరం కొన్ని చాలా సులభమైన పరిశీలనలతో ప్రారంభిద్దాం కాబట్టి 2 మాత్రమే ప్రైమ్ నెంబర్ మరియు ఈవెన్ అని మనకు తెలుసు కాబట్టి 2 అనేది అతి చిన్న ప్రైమ్ నెంబర్ మరియు అది ప్రైమ్ అయిన సరి సంఖ్య మాత్రమే అని కూడా మనకు తెలుసు అన్ని ఇతర ఈవెన్ నెంబర్ లు ప్రైమ్ కావు ఎందుకంటే 2 ఒక కారకం 3 అనేది అతి చిన్న బేసి ప్రైమ్ నెంబర్ ఇప్పటి నుండి 2 మరియు 3 అనేవి ప్రైమ్ నెంబర్స్ అని మనకు తెలుసు మనం 4 నుండి అవి ప్రైమ్ నెంబర్ కాదా అవునా అని తనిఖీ చేయడం ప్రారంభించాలి 4 ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకంటే ఇది 2 యొక్క గుణకం ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది ఐదు ఒక ప్రైమ్ నెంబర్ 6 కాదు ఎందుకంటే ఇది ఈవెన్ 7 అనేది ప్రైమ్ నెంబర్ మరియు 8 అది ఈవెన్ అయినందున కాదు 9 ఇది ఆడ్ నెంబర్ అయినప్పటికీ అది ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకంటే ఇది 33 మరియు మొదలైనవి కాబట్టి మనం చేయబోయేది ఏమిటంటే మేము ఈ ప్రాబ్లమ్ ను పరిష్కరించడానికి ఒక సాంకేతికతను లేఅవుట్ చేయబోతున్నాము కాబట్టి ముందుగా కాగితం మరియు పెన్సిల్ ఉపయోగించి దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఆపై మేము ముందుకు వెళ్తాము మరియు దీని కోసం ప్రోగ్రామ్ ఎలా వ్రాయాలో చూద్దాం కాబట్టి మేము N10 అని ఊహించబోతున్నాము మనకు 10 కంటే తక్కువ లేదా సమానమైన అన్ని ప్రైమ్ నెంబర్ లు కావాలి 10 అనేది ప్రైమ్ నెంబర్ అయితే మేము ఉపయోగించాలనుకుంటున్నాము మేము 10 అనేది ప్రైమ్ నెంబర్ అని కూడా ప్రకటించాలన్నాము కాబట్టి 10 కాదు కానీ N ని మేము ఏది తీసుకున్నా మేము N కంటే తక్కువ లేదా సమానమైన అన్ని ప్రైమ్ నెంబర్ లను ప్రింట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి N కంటే తక్కువ లేదా సమానమైన ప్రైమ్ నెంబర్ లను కనుగొనే ప్రోగ్రామ్ ఇది మేము N10తో ప్రారంభించినందున మనం పరిశీలనలను ఉపయోగించుకుందాం మేము ఏమి కలిగి ఉండాలి మనకు 2 3 4 5 6 7 8 9 మరియు 10 ఉండవచ్చు 2 ఒక ప్రైమ్ నెంబర్ మరియు 3 ఒక ప్రైమ్ నెంబర్ అని మనకు ఇప్పటికే తెలుసు ఈవెన్ నెంబర్ లు అన్నీ ప్రైమ్ కాదని కూడా మనకు తెలుసు ఈవెన్ నెంబర్ లు అన్నీ ప్రైమ్ కాదని కూడా మనకు తెలుసు మేము 2 మరియు 3 తో ప్రారంభించబోతున్నాము మరియు మేము N కంటే తక్కువ లేదా సమానమైన అన్ని ఆడ్ నెంబర్ లను కలిగి ఉన్నాము ఈ సందర్భంలో ఇది 2 3 5 7 మరియు 9 వీటిలో మనకు 2 ప్రైమ్ నెంబర్ మరియు 3 ప్రైమ్ నెంబర్ అని ఇప్పటికే తెలుసు 5 ప్రైమ్ అవుతుందా కాదా అని ఎలా కనుగొనాలో చూద్దాం మనం చేయబోయే ఒక విషయం ఏమిటంటే 5 ప్రైమ్ నెంబర్ కాదని మనకు రుజువు వచ్చే వరకు మొదట్లో 5 ప్రైమ్ నెంబర్ అని భావించాలి కాబట్టి ఈ సందర్భంలో 5 అనేది నిరూపించబడే వరకు ప్రైమ్ గా ఉంటుంది కాబట్టి 5 ప్రైమ్ అవుతుందా కాదా అని తనిఖీ చేయడానికి మనం చేయగలిగే విభిన్న విషయాలు ఏమిటి అయితే మేము ఇక్కడ నుండి వెళ్ళవచ్చు 5 ప్రైమ్ కానట్లయితే ఈ నెంబర్ లలో ఒకటి 2 3 లేదా 4 మనం 5ని ఈ నంబర్స్ తో భాగించి రిమైండర్ ని పొందలేము కాబట్టి మనం అలా చేద్దాం మనం 5ని 2తో భాగించాము అనుకోండి అప్పుడు రిమైండర్ 1 అవుతుంది మేము 5ని 3తో భాగించాము అనుకోండి అప్పుడు రిమైండర్ 2 అవుతుంది మేము 5ని 4తో భాగించాము అనుకోండి అప్పుడు రిమైండర్ 1 అవుతుంది 5 కంటే తక్కువ ఉన్న ఈ నెంబర్ లు అన్నీ మేము వాటిని 5 తో భాగించాము ఇది రిమైండర్ ని వదిలివేస్తుంది కాబట్టి 2 3 మరియు 4 అనేవి 5 యొక్క ఫ్యాక్టర్స్ కాదు కాబట్టి 5 నిజానికి ప్రైమ్ అవుతుంది మనం గమనించవలసిన విషయం ఏమిటంటే మీరు 4ని చూస్తే 4 అనేది ఇప్పటికే 22 గా ఉంది కాబట్టి 5ని 4తో భాగించవచ్చా లేదా అని మేము తనిఖీ చేయాలనుకుంటే కొంత నెంబర్ m అని అనుకుందాం m వాస్తవానికి 4 చేత భాగించబడుతుంది కానీ m అనేది 4 చేత భాగించబడినట్లయితే అది కూడా నిజానికి 2 చేత భాగించబడుతుంది కారణం 4 అనేది నిజానికి 2 2 అవుతుంది కాబట్టి m అనేది 2 ద్వారా భాగించబడుతుందా అని మేము ఇప్పటికే చెక్ చేసి ఉంటే మేము m అనేది 4 చేత భాగించబడుతుందా లేదా అని నిజంగా చెక్ చేయనవసరం లేదు కాబట్టి 5 కోసం అది 2 లేదా 3తో భాగించబడిందా లేదా అని మాత్రమే మేము చెక్ చేయబోతున్నాము ఇది 4 ద్వారా భాగించబడుతుందో లేదో అని మేము చెక్ చేయము కాబట్టి మేము వెళ్లి 5ని 2తో భాగించవచ్చో లేదో చెక్ చేస్తాము అది ప్రైమ్ కాదు 3 అనేది 5ని భాగిస్తుందా అది భాగించదు మేము 5 అనేది ప్రైమ్ అనే ఊహతో ప్రారంభించాము కాబట్టి ఇది మారదు కాబట్టి 5 నిజానికి ప్రైమ్ నంబర్ మనం 7 కోసం అదే పని చేద్దాం కాబట్టి మేము ఏమి చేయబోతున్నాము అంటే 7 కోసం కూడా మేము 2 నుండి ప్రారంభించవచ్చు 3 కోసం చెక్ చేయవచ్చు 4 కోసం చెక్ చేయవచ్చు 5 కోసం చెక్ చేయవచ్చు 6 మరియు మొదలైన వాటి కోసం చెక్ చేయవచ్చు మేము నిజంగా 4 మరియు 6 యొక్క డివిజిబిలిటీ ని చెక్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే 4కి 2 ఒక ఫ్యాక్టర్ అని మనకు ఇప్పటికే తెలుసు 6కి 2 మరియు 3 ఫ్యాక్టర్స్ అని మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి మేము 6 లేదా 4 ద్వారా 7 డివిజిబుల్ ని చెక్ చేయనవసరం లేదు కాబట్టి మనం చెక్ చేస్తున్నది మరింత క్లుప్తంగా చెప్పాలంటే ఏదైనా నెంబర్ ని N కోసం మీరు చెక్ చేస్తే N కంటే ఖచ్చితంగా తక్కువగా ఉండే ఇతర ప్రైమ్ నంబర్స్ ద్వారా డివైడ్ చేయబడినట్లైతే మాత్రమే చెక్ చేస్తారు 7 కోసం 7 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ అనేది 2 3 మరియు 5 అవుతుంది మేము 4 మరియు 6 మొదలైన ఇతర నెంబర్ లను చెక్ చేయవలసిన అవసరం లేదు మేము 7 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్ లను మాత్రమే చెక్ చేస్తాము కాబట్టి 7 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్ లు ఏమిటి అవి 2 3 మరియు 5 కాబట్టి మళ్లీ మునుపటిలాగే మేము 7 నిజానికి ప్రైమ్ అని అది నిరూపితమయ్యే వరకు ఊహిస్తాము కాబట్టి మేము వెళ్లి దాన్ని 2తో డివైడ్ చేయవచ్చో లేదో చెక్ చేస్తాము అది కాదు మేము 7ని 3తో డివైడ్ చేయవచ్చో లేదో చెక్ చేయాలి అది కాదు 7ని 5తో డివైడ్ చేయవచ్చో లేదో చెక్ చేయాలి అది కాదు కాబట్టి మీరు 7 కంటే తక్కువ ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్ లను చెక్ చేసారు కాబట్టి ఈ సమయంలో 7 వాస్తవానికి ప్రైమ్ నెంబర్ గా ఉంటుంది మరియు అది మారదు 9 కోసం ఈ చిన్న పని చేద్దాం మేము నెంబర్ తో ప్రారంభిస్తాము కాబట్టి 9 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్ లు ఏమిటి అవి 2 3 5 మరియు 7 9 అనేది ప్రారంభించడానికి ముందు ఒక ప్రైమ్ నెంబర్ అని మేము ఊహిస్తాము ఇది 2 ద్వారా డివైడ్ అవుతుందో లేదో మేము చెక్ చేస్తాము అది కాదు ఇది 3 ద్వారా డివైడ్ అవుతుందో లేదో మేము చెక్ చేయగలము ఈ సందర్భంలో 9 నిజానికి 3 ద్వారా డివైడ్ అవుతుంది కాబట్టి ఇది డివైడ్ అవుతుంది ఇది 5తో డివైడ్ కాదు మరియు 7తో డివైడ్ కాదు కాబట్టి మేము 9 నిజానికి ప్రైమ్ అనే ఊహతో ప్రారంభించాము అయితే 9 అనేది 3తో డివైడ్ అవుతుంది ఇది ఒక ప్రైమ్ నెంబర్ తో డివైడ్ అయ్యే క్షణం ఒక ప్రైమ్ నెంబర్ అయినా మేము చూస్తున్న N కంటే తక్కువగా ఉంటుంది ఈ నెంబర్ ప్రైమ్ అనే ఈ ఊహ ఇప్పుడు నిజం కాదు కాబట్టి మేము ఆ ఊహను మార్చుకోవాలి కాబట్టి 9 అనేది ప్రైమ్ గా భావించబడింది మరియు అది ఇకపై ప్రైమ్ కాదు ఎందుకంటే ఇది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి సారాంశంలో మేము ఏమి చేయబోతున్నాను అంటే మేము నెంబర్ 2 మరియు 3తో ప్రారంభించబోతున్నాము మేము అవి ఇప్పటికే ప్రైమ్ అని ఊహిస్తాము మరియు మేము చెక్ చేయబోతున్నాము ఇచ్చిన N కోసం మేము 5 7 మొదలుకొని N వరకు ఆడ్ నెంబర్ లను మాత్రమే చెక్ చేయబోతున్నాము కాబట్టి N ఆడ్ అయితే మేము N ని కూడా చేర్చుతాము N అనేది ఈవెన్ గా ఉంటే మేము N 1 వరకు మాత్రమే వెళ్తాము ఈ ప్రతి నెంబర్ కు మేము ఆ నెంబర్ కంటే తక్కువ ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్ లను చూడబోతున్నాము మరియు ఆ నెంబర్ పరిగణ లో ఉన్న ఈ ప్రస్తుత నెంబర్ ని డివైడ్ చేస్తుందా లేదా అని చూడబోతున్నాము మరియు మేము దీన్ని చివరి వరకు చేస్తాము కాబట్టి అలా చేయడానికి మేము వ్రాసిన ఒక చిన్న ప్రోగ్రామ్ విభాగాన్ని చూద్దాం ఈ ప్రక్రియలో మేము Dev C అని పిలవబడే IDE యొక్క కొన్ని లక్షణాలను కూడా మీకు చూపించాలనుకుంటున్నాము మునుపటిలాగా మేము include stdio h తో ప్రారంభిస్తాము ఎందుకంటే మేము ప్రైమ్ నెంబర్ లను తర్వాత ప్రింట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి మన దగ్గర define N 10 ఉంది మేము N ని 10 అని నిర్వచించాము మేము 2 నుండి 10 వరకు ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్ లను ప్రింట్ చేయాలనుకుంటున్నాము ప్రైమ్ నెంబర్ లు ఏవైనా ఉన్నా మేము వాటిని కనుగొనాలనుకుంటున్నాము కొన్ని సందర్భాల్లో అవన్నీ ప్రైమ్ నెంబర్ లు కూడా కావచ్చు కాబట్టి మన దగ్గర ప్రైమ్స్ అనే అర్రే ఉంది కాబట్టి మేము ప్రైమ్స్ అనే ఈ అర్రేని కలిగి ఉన్నాము మరియు అది N కంటే తక్కువ లేదా సమానమైన అన్ని ప్రైమ్ నెంబర్ లను కలిగి ఉంటుంది మీరు నిజానికి ప్రైమ్ నెంబర్ ల కోసం N నెంబర్స్ ను లేదా N లొకేషన్స్ ను కేటాయిస్తున్నారు ముందుగా మేము మీకు 100 నెంబర్ ను ఇస్తే అక్కడ ఎన్ని ప్రైమ్ నెంబర్ లు ఉన్నాయో మీకు తెలియదు అన్ని 100 నంబర్స్ ప్రైమ్ నెంబర్ లు కావచ్చని మేము ఊహిస్తున్నాము మరియు మేము కేటాయిస్తాము లేదా మేము 100 పరిమాణం గల అర్రే ని సృష్టిస్తాము కాబట్టి మేము 0 నుండి 99కి సూచికను పొందబోతున్నాము మేము ఈ లైన్ని చూస్తున్నాము primes02 ఉంది మొదటి ప్రైమ్ నెంబర్ అనేది 2 అవుతుంది మేము దానిని లొకేషన్ 0 వద్ద ఉంచాము primes13 అవుతుంది కాబట్టి తదుపరి ప్రైమ్ నెంబర్ 3 అవుతుంది కాబట్టి మేము ఇప్పటికే 2 లొకేషన్స్ ని పూరించాము అవి లొకేషన్ 0 మరియు లొకేషన్ 1 అవుతుంది మేము లొకేషన్ 2 వద్ద ప్రారంభించి ప్రైమ్ నెంబర్ లను పూరించడం ప్రారంభించగలము మేము అర్రే ని నిర్వహించబోతున్నాము కాబట్టి ఇది సెటప్ మేము అర్రే ని నిర్వహించబోతున్నాము మరియు ఈ అర్రే ని ప్రైమ్స్ అని పిలుస్తారు ఇది 0 నుండి N 1 వరకు లొకేషన్స్ ను కలిగి ఉంటుంది లొకేషన్ 0 అనేది 2ని కలిగి ఉంటుంది లొకేషన్ 1 అనేది 3ని కలిగి ఉంటుంది మరియు ప్రైమ్ ఇండెక్స్ అనేది ప్రైమ్స్ అని పిలువబడే అర్రే లోకి ఇండెక్స్ చేయడానికి మేము ఉపయోగించబోతున్న వేరియబుల్ కాబట్టి అది ప్రైమ్ ఇండెక్స్ అవుతుంది p అనేది 5 7 మొదలైన వాటి నుండి రన్ చేయబోయే ఇటరేటర్ కాబట్టి N అనేది 15 అయితే ఇది 15 వరకు వెళ్తుంది 5 7 15 వరకు వెళ్తుంది కాబట్టి ఈ లూప్ p5 pN ని చేస్తుంది కాబట్టి మేము ఇక్కడ చేసిన మంచి విషయం ఏమిటంటే మేము ఇప్పటికే p అనేది 2తో పెంచాము కాబట్టి మేము 5తో ప్రారంభించినట్లయితే మేము 2 ఇంక్రిమెంట్లలో N వరకు వెళ్లండి మరియు 5తో ప్రారంభించి ఆపై అది 7 9 మరియు మొదలైనవి అవుతుంది మేము ఆడ్ నెంబర్ లను మాత్రమే చూస్తున్నాము మనకు ఎప్పుడూ ఈవెన్ నెంబర్ లు ఉండవు మేము మీకు ఇంకో విషయం కూడా చూపించాలనుకుంటున్నాము కాబట్టి మీరు చూసినట్లయితే ఎడమ వైపున లైన్ నంబర్లు ఉన్నాయి కాబట్టి లైన్ నంబర్ include ని కలిగి ఉంటుంది ఇది లైన్ నంబర్ వన్ ని కలిగి ఉంటుంది లూప్ కోసం ఇది లైన్ నంబర్ 12 వద్ద ప్రారంభమవుతుంది ఈ ఫర్ లూప్ లైన్ నంబర్ 14 వద్ద మొదలవుతుంది మేము IDE చూపించినప్పుడు మీరు ఇప్పటివరకు శ్రద్ధ వహిస్తున్నారో లేదో మనకు తెలియదు ఈ ఫర్ లూప్ఈ లైన్ వద్ద ప్రారంభమవుతుంది మరియు ఈ లైన్ వద్ద ముగుస్తుంది మరియు f నుండి క్లోజ్ బ్రాకెట్ వరకు నడుస్తున్న ఒక సన్నని గీతను మనం చూడవచ్చు అదేవిధంగా ఈ if స్టేట్మెంట్ ఇక్కడ ఉంది మీరు ఇక్కడ నుండి ఇక్కడకు ఒక సన్నని గీతను చూడవచ్చు మరియు ఈ ఫర్ లూప్ కి ఎక్కడో ఒక చోట నుండి వస్తుంది దాని ముగింపు మీకు కనిపించదు సోర్స్ కోడ్ను ట్రాక్ చేయడం మరియు సులభంగా కోడ్ని వ్రాయడం కోసం చాలా IDE లను మీకు ఇలాంటివి అందించడం జరుగుతుంది మీరు ఎడమ వైపు లైన్ నెంబర్ లను చూస్తారు గట్టర్ అని పిలవబడే దానిని మీరు చూడండి కాబట్టి గట్టర్ అనేది ఎడమ వైపు ఉన్న ఒక చిన్న గల్లీ గట్టర్ మీద మీరు లైన్ నంబర్లను చూస్తారు మీరు ఎడమ వైపు చిన్న స్క్వేర్ లను కూడా చూస్తారు కాబట్టి వీటిని ఫోల్డబుల్స్ అంటారు కాబట్టి మీరు ఫర్ లూప్ ను చూస్తే మేము ఈ లైన్ నంబర్ 14పై క్లిక్ చేయగలము మరియు అది ఫోల్డ్ అవుతుంది 14 తర్వాత మీకు ఇప్పుడు లైన్ నంబర్ 19 కనిపిస్తుంది కాబట్టి లైన్ నంబర్లు 14 నుండి 18 వరకు ఇప్పుడు దాచబడ్డాయి మేము 19 పక్కన ఉన్న ఈ మైనస్ గుర్తుపై క్లిక్ చేస్తే అది మళ్లీ ఫోల్డ్ అవుతుంది కాబట్టి మేము దానిపై మళ్లీ క్లిక్ చేయగలము మరియు అది విస్తరిస్తుంది కాబట్టి మేము ఎక్స్పాండ్ చేయడానికి లేదా ఫోల్డ్ చేయడానికి దాని పై క్లిక్ చేయగలము ఇవి ఇప్పుడు ఫోల్డ్ అయ్యాయని అనుకుందాం కాబట్టి మీరు అలా చేస్తే IDE ఏమి చేస్తుంది అంటే లోపల స్టేట్మెంట్లు లేకుండా ఓపెన్ మరియు క్లోజ్ బ్రేస్లను మీకు చూపుతుంది 12 నుండి ప్రారంభమయ్యే మరియు లైన్ నంబర్ 23 వద్ద ముగిసే లూప్ లో ఏమి చేయాలో చూద్దాం p5 తో ప్రారంభించబోతున్నాం మేము 5 ప్రైమ్ అని ఊహిస్తాము మరియు అది ప్రైమ్ కాదా అవునా అని మేము చెక్ చేస్తాము అప్పుడు మేము దానిని అర్రే లో వ్రాస్తాము లేదా వ్రాయము అప్పుడు మేము 7 ప్రైమ్ అని ఊహిస్తాము ఇది వాస్తవానికి ప్రైమ్ కాదా అవునా అని మేము చెక్ చేస్తాము అది ప్రైమ్ అయితే మేము నమోదు చేస్తాము ఆపై మేము 9 కి వెళ్తాము మరియు N ముగిసే వరకు కొనసాగుతాము లైన్ నంబర్ 12 నుండి 23 వరకు నడుస్తున్న లూప్ అన్ని ఆడ్ నెంబర్ లపై మాత్రమే పునరావృతమవుతుంది ప్రతి ఆడ్ నెంబర్ కు అది ప్రైమ్ అని మేము ఊహిస్తాము కాబట్టి దీనిని ఈస్ ప్రైమ్ అనే వేరియబుల్ ఉపయోగించి మనం ట్రాక్ చేయబోతున్నాం మీరు దీనిని ఒక ప్రశ్నగా భావించవచ్చు 5 అనేది ప్రైమ్ అవుతుందా మరియు 1 అంటే ఇది ప్రైమ్ మరియు 0 సాధారణంగా ఫాల్స్ కోసం ఉపయోగించబడుతుంది కాబట్టి 1 అనేది సాధారణంగా ట్రూ కోసం ఉపయోగించబడుతుంది మరియు 0 సాధారణంగా ఫాల్స్ కోసం ఉపయోగించబడుతుంది 5 ప్రైమ్ అవునా కాదా మేము 5 నిజానికి ప్రైమ్ అని ఊహిస్తాము మరియు అది ప్రైమ్ కాదా అవునా అని ధృవీకరించడానికి లూప్ని రన్ చేయాలి లైన్ నంబర్ 14 నుండి 18 వరకు ఉన్న లూప్ని చూద్దాం లైన్ నంబర్ 14లో మీకు i1 i primeIndex i అనే for లూప్ ఉంటుంది కాబట్టి p అనేది primesi తో డివిజిబుల్ అయితే p అనేది ప్రైమ్ కాదు కాబట్టి మేము లైన్ నెంబర్ 16 నుంచి 17 వరకు చెక్ చేస్తున్నాము కాబట్టి p నిజానికి దాని కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్ తో డివిజిబుల్ అయితే అదే మీరు లైన్ నెంబర్ 16 లో కలిగి ఉన్నారు అప్పుడు ఈస్ ప్రైమ్ 0 అవుతుంది మీరు 5 ప్రైమ్ అనే దానితో ప్రారంభించండి మరియు if కండీషన్ ద్వారా దానిని మార్చాలా వద్దా అని చెక్ చేస్తాము మరియు ఫర్ లూప్ ముగిసిన తర్వాత మీరు వచ్చి మీ ఊహ నిజమో కాదో చెక్ చేయండి మీ ఊహ ఇప్పటికీ నిజం అయితే ప్రస్తుత p దాని కంటే తక్కువ ఏదైనా ప్రైమ్ నెంబర్ తో డివిజిబుల్ కాకపోతే అది ఇప్పటికీ ప్రైమ్ అవుతుంది మరియు మీరు దానిని అప్డేట్ చేస్తే మీరు ప్రైమ్ ఇండెక్స్ను 1కి పెంచుతారు లేకపోతే మీరు ప్రైమ్ ఇండెక్స్ను పెంచరు మీరు విలువను రికార్డ్ చేయరు మరియు మొదలైనవి లైన్ నెంబర్ 24 అనేది అన్ని ప్రైమ్ నెంబర్ లను ప్రింట్ చేసే లూప్ మాత్రమే కాబట్టి మేము ఇప్పుడు ఈ సెటప్ని కలిగి ఉన్నాము మేము దీన్ని రన్ చేయాలనుకుంటున్నాము కంపైల్ చేసి రన్ చేసి అది ఏమి చేస్తుందో చూపించాలనుకుంటున్నాము కాబట్టి N10 ని చూస్తాము మేము దానిని కంపైల్ చేయబోతున్నాము కాబట్టి లోపాలు లేవని మేము చూశాము మరియు మేము దానిని రన్ చేస్తున్నాము మేము 2 3 5 మరియు 7 విలువలను ప్రింట్ చేసినట్లు మీరు చూడవచ్చు కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాని నెంబర్ ను కలిగి ఉండదు కాబట్టి మేము ముందు చెప్పినట్లుగా మేము వెళ్లి దీనిని మార్చాలనుకుంటున్నాము 2 నుంచి 15 వరకు ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్ లను మేము ప్రింట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి మేము చేసిన మొదటి పని మేము దానిని ఎడిట్ చేసాము మరియు దానిని సేవ్ చేసాము కాబట్టి మేము దానిని 15 కి మారుస్తాము అనుకుందాం పైన ఒక స్టార్ ఉన్నట్లు మీరు చూడవచ్చు అది ఇంకా సేవ్ చేయబడలేదు మేము చేసే మొదటి పని సేవ్ చేయడం మేము దానిని కంపైల్ చేసి మేము దానిని రన్ చేస్తున్నాము మేము దానిని సేవ్ చేసాము కానీ మేము దానిని కంపైల్ చేయలేదు కాబట్టి ఇది ఇప్పటికీ రన్ చేయదగినది మన వద్ద ఉంది ఇప్పటికీ N 10 యొక్క మొత్తం విలువను కలిగి ఉంది కాబట్టి ఇది 10 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్ లను మాత్రమే ప్రింట్ చేస్తోంది కాబట్టి మేము చేయాల్సిందల్లా దాన్ని మరోసారి కంపైల్ చేయాలి మేము దానిని మరోసారి కంపైలేషన్ చేస్తున్నాము ఇప్పుడు కంపైలేషన్ ముగిసింది ఇప్పుడు మేము దానిని రన్ చేస్తున్నాము ప్రింట్ 2 3 5 7 11 మరియు 13 అని మీరు చూస్తారు కాబట్టి మన దగ్గర 2 నుండి 13 వరకు ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్ లు ఉన్నాయి అప్పుడు మేము ఈ నెంబర్ ను మార్చాలనుకుంటున్నాము మరియు మనకు మొదటి 100 నెంబర్ లు కావాలి అని చెప్పండి మొదటి 100 నెంబర్ లు మరియు మొదటి 100 పూర్ణాంకాలలో ఏది ప్రైమ్ అవుతుందో మేము వాటిని ప్రింట్ చేయాలనుకుంటున్నాము మేము N ను 100కు మారుస్తాము మేము దానిని సేవ్ చేస్తాము మేము మొదట దానిని కంపైల్ చేస్తాము కాబట్టి మేము దానిని కంపైల్ చేసి దానిని రన్ చేస్తాము నెంబర్స్ అనేవి 2 నుంచి ప్రారంభమై 3 5 7 11 నుంచి 97 వరకు వెళ్తాయని మీరు చూడవచ్చు మేము ఇంతకు ముందు మాట్లాడేది ఇదే సాధారణంగా మీరు మీ ప్రోగ్రామ్ను చిన్న విలువలతో పరీక్షిస్తారు మరియు ఒకసారి మీరు దాని గురించి సౌకర్యవంతంగా ఉంటే మీరు ముందుకు సాగండి మరియు పెద్ద విలువలను ఉంచండి మనకు 1000 కావాలి అనుకుందాం 1000 వరకు మేము అన్ని ప్రైమ్ నెంబర్ లను ప్రింట్ చేయాలనుకుంటున్నాము మళ్ళీ మేము దానిని 1000కి మారుస్తాము మేము మొదట దానిని కంపైల్ చేసాము ఆపై మేము దానిని రన్ చేస్తాము ఇప్పుడు మీరు ప్రైమ్ నెంబర్ లతో నిండిన స్క్రీన్ని కలిగి ఉన్నారని మీరు చూడవచ్చు మేము 2తో ప్రారంభిస్తాము మరియు చివరి ప్రైమ్ నెంబర్ 1000 కంటే తక్కువగా 997 ఉంది కాబట్టి మీరు దాని ముందు ఉన్న నెంబర్ 991 అని ధృవీకరించవచ్చు మీరు వెళ్లి దానిని ధృవీకరించవచ్చు కాబట్టి మీరు గమనించదలిచిన ఒక విషయం ఏమిటంటే లైన్ నంబర్లు చాలా ఉపయోగకరమైన విషయం కాబట్టి మీరు ప్రోగ్రామ్లు మొదలైనవాటిని చర్చించాలనుకున్నప్పుడు వాటిని ఉపయోగించండి మీరు ఈ కొలాప్స్ మరియు ఎక్స్పాండ్ ని కూడా ఉపయోగించవచ్చు మీరు మొత్తం కోడ్ని చూడకూడదనుకుంటే మీరు కొలాప్స్ మరియు ఎక్స్పాండ్ లను కలిగి ఉండాలి కాబట్టి ఔటర్ మోస్ట్ లూప్ ఏమి చేస్తుందో చూడాలనుకున్నప్పుడు మేము లోపల మిగతావన్నీ కొలాప్స్ చేస్తాము కాబట్టి ఇప్పుడు ఇది చాలా స్పష్టంగా ఉంది కాబట్టి మేము N కంటే తక్కువ లేదా సమానమైన అన్ని ఆడ్ నెంబర్ లపై పునరావృతం చేస్తున్నాము మరియు మేము నిజానికి ఒక నెంబర్ ప్రైమ్ అవునా కాదా అని ఎలా చెక్ చేస్తున్నామో చూడాలనుకుంటే మేము ఈ లూప్ను లైన్ నంబర్ 14 లో ఎక్స్పాండ్ చేస్తాము మరియు మేము దీని కంటే తక్కువ ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్ లకు వ్యతిరేకంగా ప్రస్తుత pని చెక్ చేస్తున్నట్లు మేము చూస్తున్నాము చివరకు ఊహ ఇప్పటికీ నిజమైతే మేము దానిని రికార్డ్ చేస్తున్నాము లేకపోతే మేము దానిని రికార్డ్ చేయము కాబట్టి ఈస్ ప్రైమ్ అనేది 0 అయితే వేరే నిబంధన లేదని మీరు చూస్తారు కాబట్టి మేము దానిని రికార్డ్ చేయడం లేదు మరియు మేము అన్నింటినీ ప్రింట్ చేసి 0 ని రిటర్న్ చేస్తాము మేము అన్ని ప్రైమ్ నెంబర్ లను N కంటే తక్కువ లేదా సమానంగా ప్రింట్ చేసే ఒక చిన్న ప్రోగ్రామ్ను వ్రాసాము లైన్ నెంబర్ 12 వద్ద మేము అన్ని ఆడ్ నెంబర్ లపై ఐటరేట్ అయ్యే ఈ బయటి లూప్ను కలిగి ఉన్నాము లైన్ నంబర్ 14 వద్ద మేము ఈ ప్రైమ్ చెక్ ని కలిగి ఉన్నాము లైన్ నెంబర్ 19 కి వెళ్లి అది నిజానికి ప్రైమ్ అవుతుందా కాదా అనే మన ప్రాథమిక అంచనాను ధృవీకరిస్తుంది ఈ ప్రోగ్రామ్లో మీరు చేయగలిగేవి చాలా ఉన్నాయి మీరు ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా చేయవచ్చు ఉదాహరణకు మేము 15ని చెక్ చేసినప్పుడు మీరు ప్రైమ్ నెంబర్ లను పరిగణనలోకి తీసుకోనట్లయితే మేము 2 3 5 7 9 మరియు మరిన్నింటిని చెక్ చేస్తాము మీరు ప్రైమ్ నెంబర్ లను మాత్రమే చెక్ చేస్తే మీరు 15 కోసం చెక్ చేయడానికి 2 3 5 7 11 మరియు 13 లను కూడా చెక్ చేసి ఉంటారు కానీ మీరు ప్రైమ్ నెంబర్ ను చూస్తున్నట్లయితే దానికి సరిపోయే ఒక చిన్న గణిత లక్షణం ఉంది N యొక్క వర్గమూలం కంటే తక్కువ లేదా సమానమైన ప్రైమ్ నెంబర్ లను చెక్ చేస్తే సరిపోతుంది మీరు N కంటే తక్కువ ఉన్న చివరి ప్రైమ్ నెంబర్ వరకు చెక్ చేయవలసిన అవసరం లేదు కాబట్టి మీరు ఆ మార్పును చేయవచ్చు ఇతర విషయం ఏమిటంటే p కొంత ప్రైమ్ నెంబర్ తో డివిజిబుల్ అయినట్లయితే లూప్ ఇప్పటికీ చెక్ చేస్తుంది మరియు రన్ లో ఉంటుంది కాబట్టి ఉదాహరణకు మీకు 9 ఉంటే మీరు దానిని 2 తో చెక్ చేసి ఉంటారు మీరు 3 తో చెక్ చేసినప్పుడు అది ప్రైమ్ కాదని మీకు ఇప్పటికే తెలుస్తుంది 9 ప్రైమ్ కాదు మీరు ఇంకా ముందుకు వెళ్లి 5 మరియు 7తో చెక్ చేయండి అది సరైనదా 3తో 9 ప్రైమ్ కాదని మనకు ఇప్పటికే తెలుసు ఎందుకంటే 3 అనేది 9కి ఫ్యాక్టర్ కాబట్టి మీరు ఈ రెండు ట్రిక్లను ఉపయోగించవచ్చు స్క్వేర్ ప్రైమ్ నెంబర్ ల వరకు మాత్రమే వెళ్లండి N యొక్క స్క్వేర్ రూట్ కంటే తక్కువకు వెళ్ళండి మరియు ఏదో ఒక సమయంలో మీ ఊహ ఉల్లంఘించబడినట్లయితే అన్ని ఎంట్రీలను చూడటం ఎందుకు కాబట్టి మీరు అప్పటికప్పుడే బ్రేక్ చేసి ఆ నెంబర్ ఇకపై ప్రైమ్ కాదని చెప్పవచ్చు కాబట్టి మీరు ఈ ప్రతి టెక్నిక్ ను కంబైన్ చేయవచ్చు మీరు ఈ టెక్నిక్లలో ప్రతి ఒక్కటి కలిపి ఉండవచ్చు లేదా మీకు మెరుగైన ప్రోగ్రామ్ను అందించడానికి ఇది రెండింటినీ కంబైన్ చేస్తుంది ఈ 2 మార్పులు చేయడానికి ఈ కోడ్ సెగ్మెంట్ని సవరించవచ్చు కాబట్టి N కంటే తక్కువ ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్ ల వరకు వెళ్లవద్దు స్క్వేర్ రూట్ వరకు మాత్రమే వెళ్ళండి మరియు దానిలో కూడా ఏదో ఒక సమయంలో ఒక నెంబర్ కాంపోజిట్ అయిందని మేము కనుగొంటే మరింత ముందుకు వెళ్లవద్దు మీరు లూప్ నుండి బయటపడవచ్చు కాబట్టి మీరు రెండు స్థానాలలో మార్పులు చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ మార్పులు చేయాలి తద్వారా మీరు ప్రతిచోటా రన్ చేయలేరు మరియు ఏదో ఒక సమయంలో ఒకసారి మీరు దీనిని ప్రైమ్ గా పొందితే ఈస్ ప్రైమ్ అనేది 0 గా మారితే అది ఇప్పటికే కాంపోజిట్ నెంబర్ అవుతుందని అర్థం మీరు ఇకపై లూప్ను రన్ చేయవద్దు మీరు ఆగి దాని గురించి ఏదైనా చేయవచ్చు కాబట్టి మేము మీకు ఈ 2 విషయాలను అభ్యాసా లుగా ఇస్తున్నాము ఇలా చెయ్యండి ధన్యవాదాలు